కీవర్డ్లు ఫీల్డ్ బస్ నెట్వర్క్ కంట్రోలర్ కమ్యూనికేషన్ రిపీటర్ ఫీల్డ్ బస్ పరికరాలు ఆపరేషన్ స్టేషన్ జంక్షన్ బాక్స్ పారిశ్రామిక ఆటోమేషన్ మరియు నియంత్రణ పై NPTEL కోర్సుకు సంబంధించి 37వ పాఠానికి స్వాగతం ఈ పాఠంలో మనం కంప్యూటర్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం లేదా పారిశ్రామిక ఆటోమేషన్ కోసం ఉపయోగించే తెలివైన పరికరాల నెట్వర్క్ ను గురించి అని చెప్పుకో వచ్చు అంటే ఇది ఒక నెట్వర్క్ ఇది డిజిటల్ కంప్యూటర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అయితే ఈ నెట్వర్క్లో మాట్లాడే వివిధ పరికరాలు ఆటోమేషన్ కోసం ఉపయోగించే పరికరాలు ఉదాహరణకు ఇది సెన్సర్ కావచ్చు లేదా నియంత్రిక కావచ్చు లేదా ఇది ఆపరేటర్ స్టేషన్ కావచ్చు ఈ విధమైన నెట్వర్క్ ఎలా ప్రతిపాదించబడిందో దాని ప్రమాణం ఎలా ప్రతిపాదించబడిందో మరియు ఫ్యాక్టరీ వ్యాప్త నియంత్రణ వ్యవస్థ కోసం ఇది ఎలాంటి కార్యాచరణమరియు ప్రయోజనాలను తెస్తుందో చూద్దాం కాబట్టి మనం బోధనా లక్ష్యాలతో ప్రారంభిద్దాం బోధనా లక్ష్యాలు మొదట విద్యార్థులు ప్రణాళికాబద్ధమైన నెట్వర్క్ కోసం ప్రాథమిక ప్రేరణలను వివరించగలుగుతారు ప్రాసెస్ ఆటోమేషన్ కోసం నెట్వర్క్ను కలిగి ఉండటానికి ఇది ఎలా సహాయపడుతుంది ఈ ఉపన్యాసం యొక్క మొదటి భాగంలో వివరిస్తారు ఇది తదుపరి పాఠంలో అనుసరించబడుతుంది భౌతిక నెట్వర్క్ నిర్మాణాన్ని వివరించవచ్చు వివిధ వైర్లు ఎలా అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఇన్స్టాలేషన్ కమీషనింగ్ పరంగా ఇది ఎలాంటి ప్రయోజనాలను తెస్తుంది రెండవది ఇది ఫీల్డ్బస్ నెట్వర్క్ ప్రోటోకాల్ మొత్తం నెట్వర్క్ ప్రోటోకాల్ నిర్మాణాన్ని వివరిస్తుంది కంప్యూటర్ కమ్యూనికేషన్ వాస్తవానికి సంక్లిష్టమని మనకు తెలుసు ప్రోటోకాల్ ఇక్కడ సాఫ్ట్వేర్ పొరలు ఉన్నాయి మరియు అవి భౌగోళికంగా రెండు దూర పరికరాల మధ్య సంభాషణను గ్రహించడానికి ఒకదానితో ఒకటి మాట్లాడుతాయి మొదట ఈ నిర్మాణాన్ని ప్రాథమికంగా పరిశీలిద్దాం మరియు దానిని చాలా ప్రజాదరణ పొందిన మరియు బాగా తెలిసిన సాధారణ కంప్యూటర్ కమ్యూనికేషన్ మోడల్తో పోల్చండి దీనిని ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్ట్ మోడల్ అంటారు ఇది ఫీల్డ్ బస్ యొక్క ప్రోటోకాల్ మోడల్ను OSI మోడల్తో పోలుస్తుంది మరియు బస్ లోని పరికరాల మధ్య కమ్యూనికేషన్ను సమన్వయం చేసే విధానాన్ని మీరు వివరించగలుగుతారు వాస్తవానికి ఈ కమ్యూనికేషన్ యొక్క దిగువ రెండు పొరల గురించి ఈ పాఠం యొక్క ఈ భాగంలో చర్చించబడతాయి మొదట ఫీల్డ్ బస్సు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి వాస్తవానికి ఫీల్డ్ బస్సు అనేది డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇది స్మార్ట్ ఫీల్డ్ బస్సు పరికరాల ను మరియు ప్లాంట్ వ్యాప్తంగా నియంత్రణ మరియు ఆటోమేషన్ కార్యకలాపాల కోసం నియంత్రణ వ్యవస్థల ను అనుసంధానించడానికి రూపొందించబడింది కాబట్టి ఇంతకు ముందు కూడా మీరు రిమోట్ సెన్సార్ ను ఒక నిర్దిష్ట నియంత్రికకు కొంత దూరంలో ఉన్న సెన్సార్ను కనెక్ట్ చేయవచ్చని తెలుసుకుని ఉంటారు దాని కోసం ప్రజలు వివిధ రకాల కమ్యూనికేషన్ టెక్నాలజీ లను ఉపయోగించే వారు ఉదాహరణకు ప్రజలు 4 20 mA అనలాగ్ టెక్నాలజీ ని ఎక్కడైతే కరెంటు ట్రాన్స్మిషన్ కొరకు ఉపయోగించబడుతుందో అక్కడ ఉపయోగించే వారు మనం చూసినట్లుగా కరెంటు ట్రాన్స్మిషన్ కు నాయిస్ నిరోధక శక్తి పరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇది ఇప్పటికీ చాలా పరిమితులను కలిగి ఉన్న పురాతన సాంకేతిక పరిజ్ఞానం కాబట్టి ఫీల్డ్బస్ 4 20 mA అనలాగ్ టెక్నాలజీని భర్తీ చేస్తుంది ఫీల్డ్ మౌంటెడ్ పరికరాల్లో ఇది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ మరియు మానిటరింగ్ ఫంక్షన్లను కూడా అందిస్తుంది ఇంతకుముందు ఏమి జరిగేదంటే ఫీల్డ్ మౌంటెడ్ పరికరాలు ఎక్కువగా గణన చేయలేకపోయాయి కాబట్టి ఆ కోణంలో అవి తెలివైనవి కావు అవి ప్రధానంగా పరికరాలు శక్తిని నిర్వహించే పరికరాలు మరియు వాస్తవానికి భౌతిక ప్రభావాన్ని సృష్టించే ప్రవాహం పరంగా ఉండవచ్చు ఉదాహరణకు ఒక వాల్వ్ బహుశా ఒక వాల్వ్ పొజిషనర్ వాస్తవానికి వాల్వ్ను డ్రైవ్ చేస్తుంది షాఫ్ట్ లేదా అది హీటర్ కావచ్చు గతంలో ఫీల్డ్ మానిటరింగ్ పరికరాలు తెలివైనవి కావు అందువల్ల అన్ని నియంత్రణ పర్యవేక్షణ కార్యకలాపాలు హోస్ట్ కంప్యూటర్ వద్ద ఉండ వలసి ఉన్నది కాబట్టి ప్రతి లేదా అన్ని సిగ్నల్స్ చాలా పెద్ద వైరింగ్ల ద్వారా సెంట్రల్ కంప్యూటర్కు తీసుకెళ్లాలి మరియు ఇది డేటా ని నాయిస్ కు గురయ్యే లా చేస్తుంది కాబట్టి ఒకవేళ మనకు కొంత మేధస్సుతో ఫీల్డ్ మానిటరింగ్ పరికరం కనుక ఉంటే ఇంటువంటి లోపాలు తొలగించబడతాయి తద్వారా కొన్ని నైరూప్య కమాండ్ సిగ్నల్స్ వస్తాయి మరియు కంట్రోల్ సిగ్నల్స్ తక్కువ స్థాయి నియంత్రణ సిగ్నల్స్ అయి ఉండాలి ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని నియంత్రిక వాస్తవానికి ఔట్పుట్ ని ఉత్పత్తి చేస్తుంది అటువంటి సంకేతాలను పరికరంలోనే లెక్కించవచ్చు మరియు డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కలిగి ఉండటం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల్లో ఒకటి ఇది డేటా లభ్యతను పెంచుతుంది కాబట్టి ఇప్పుడు ప్లాంట్ వ్యాప్తంగా సమన్వయ కార్యకలాపాలను చాలా తేలికగా అమలు చేయవచ్చు కనుక మీరు సమన్వయం చేసుకోవచ్చు మీకు ఒక దుకాణం మరొక దుకాణంలోకి సరఫరా చేస్తుందని అనుకుందాం లేదా మీకు ఒక అసెంబ్లీ స్టేషన్ ఉంది అది మరొక అసెంబ్లీ స్టేషన్ను బలపరుస్తుంది అని అనుకుందాం మీరు ఈ స్టేషన్ల మధ్య కార్యాచరణను కనుక మరింత సమర్థవంతమైన ఉత్పత్తి కోసం సమన్వయం చేయాలనుకుంటే అది ఇప్పుడు సాధ్యమే ఎందుకంటే డిజిటల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఒక పరికరం నుండి మరొక పరికరానికి పెద్ద మొత్తంలో డేటాను పంచుకోవడం చాలా సులభం మరియు వేగంగా ఉంటుంది అందువల్ల సాఫ్ట్వేర్ ను ఉపయోగించడం ద్వారా మీరు సమర్థవంతమైన మరియు నమ్మదగిన ఉత్పత్తి కోసం మరింత తెలివైన సమన్వయాన్న కలిగి ఉండ వచ్చు కాబట్టి ఇవి ఫీల్డ్ బస్సు లో లభించే కొన్ని లక్షణాలు మరియు సహజంగానే మనకు ఎందుకు ఫీల్డ్ బస్సు అనే ఆలోచన ఉండవచ్చు మీకు ఉన్న ప్రయోజనాల్లో ఒకటి అధిక వేగం మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ కాబట్టి మీరు వేగం మరియు విశ్వసనీయత రెండింటినీ పెంచుతారు విశ్వసనీయత డిజిటల్ కమ్యూనికేషన్ నుండి వస్తుంది విశ్వసనీయత వివిధ రకాల ప్రత్యేక మీడియా అనగా పాత వ్యవస్థలలో ఉపయోగించిన వైర్ల తో పోలిస్తే ఫీల్డ్ బస్సు వ్యవస్థ లో ఉపయోగించే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ వంటి వాటి నుండి వస్తుంది ఎందుకంటే ఇది రెండు కారణాల వల్ల ఇక్కడ చాలా ముఖ్యమైనది మొదటి కారణం పారిశ్రామిక వాతావరణం వాస్తవానికి చాలా కఠినమైనది చాలా కారణాలు ఉండవచ్చు కొందరు ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేస్తూ ఉండవచ్చు చుట్టూ పెద్ద విద్యుత్ కరెంట్ కండక్టర్లు ఉన్నాయి కాబట్టి మీకు చాలా అయస్కాంత మరియు విద్యుత్ జోక్యాలు ఉంటాయి కాబట్టి పర్యావరణం చాలా నాయిస్ ని కలిగి ఉంటుంది కాబట్టి డేటా పాడయ్యే అవకాశాలు వాస్తవానికి చాలా ఎక్కువ మరియు రెండవ విషయం ఏమిటంటే పాడైన డేటా ను కలిగి ఉండటం వలన కలిగే పరిణామాలు ఎందుకంటే ఇది నియంత్రణ అనువర్తనం ఎందుకంటే మనం ఈ కోర్సుపై చాలాసార్లు నొక్కి చెప్పుకున్నాం పారిశ్రామిక ఆటోమేషన్ ఇది ఒక రకమైన క్లిష్టమైన కంప్యూటింగ్ మరియు ఇది ఇక్కడ అవసరం అని కాబట్టి ఇక్కడ డేటా పాడైతే అది డబ్బు విషయంలో మానవ భద్రత మరియు అలాంటి వాటి విషయంలో చాలా వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ యొక్క విశ్వసనీయత వాస్తవానికి చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ఫీల్డ్ బస్సు ను ఉపయోగిస్తున్నాము మీరు కమ్యూనికేషన్ వేగాన్ని పెంచుతారు కాబట్టి మీరు పెద్ద మొత్తంలో డేటా ను చిన్న సమయాలలో మార్పిడి చేసుకోవచ్చు మరియు మీరు వాటిని విశ్వసనీయంగా మార్పిడి చేసుకోవచ్చు డేటా లభ్యతను మెరుగుపరచండి మనం ఇప్పటికే వాటి గురించి మాట్లాడుకున్నాము కాబట్టి మనకు కలిగి ఉన్న ఈ నెట్వర్క్ కారణంగా మీరు నిజంగా పరికరాల నుండి పెద్ద మొత్తంలో డేటాను మార్పిడి చేసుకోవచ్చు మరియు పెద్ద ప్రాంతాల లో సమన్వయాలను కలిగి ఉండవచ్చు మీరు పర్యవేక్షణ చేయవచ్చు మీరు మొత్తం ఉత్పత్తి ప్రక్రియ ఆప్టిమైజేషన్ చేయవచ్చు కాబట్టి ఇటువంటి విధులు ఇప్పుడు స్వయంచాలక పద్ధతిలో మరియు అంతకుముందు సాధ్యమైన దానికంటే చాలా సమయస్ఫూర్తితో చేయటం సాధ్యమే సిస్టమ్ భాగాల యొక్క సులభమైన కాన్ఫిగరేషన్ మరియు ఇంటెరోపెరబిలిటీ వాస్తవానికి చాలా ముఖ్యం ప్రాసెస్ ఆటోమేషన్ సిస్టమ్లో వందల మరియు వేల రకాల ఎలక్ట్రానిక్ భాగాలు ఉంటాయి కాబట్టి మనం కావాలంటే ప్రతి ఒక్కటి మరొకదానితో ఒక భాషలో మాట్లాడుతాయి వాస్తవానికి మనం డేటా ను మరొకదానికి ఆమోదయోగ్యమైన ఫార్మాట్ లో మార్పిడి చేస్తాం మరియు మరొకదాని నుండి అందుకున్న డేటా ను అర్ధం చేసుకుంటాము అప్పుడు మీరు వాటిని సరిగ్గా కన్ఫిగర్ చేయాలి మరియు నెట్వర్క్లో వందల వేల పరికరాలను కన్ఫిగర్ చేయడం సాధారణ పని కాదు మొదట నా ఉద్దేశ్యం ఏమిటంటే పరికరాలు ఎల్లప్పుడూ జోడించబడతాయి కాబట్టి మీరు పరికరాన్ని జోడించిన ప్రతిసారీ మీకు కాన్ఫిగరేషన్ సమస్య వస్తుంది రెండవది రెండవ విషయం ఇంటెరోపెరబిలిటీ ఇంటెరోపెరబిలిటీ అంటే రెండు పరికరాలు ఒకదానితో ఒకటి సజావుగా మాట్లాడేటప్పుడు పరస్పరం పనిచేస్తాయి ఇంతకుముందు ఏమి జరిగేదంటే సాంకేతికత యొక్క యాజమాన్య స్వభావం కారణంగా ఇది ప్రామాణికం కాదు కాబట్టి కంపెనీ A వాస్తవానికి కంపెనీ A యొక్క నియంత్రిక బహుశా కంపెనీ A యొక్క ఆపరేటర్ స్టేషన్తో మాట్లాడుతుంది కానీ అది కంపెనీ B యొక్క ఆపరేటర్ స్టేషన్తో మాట్లాడదు కాబట్టి ప్రతి సంస్థకు దాని స్వంత ప్రమాణాలు ఉండేవి ఇప్పుడు మీరు వాటిని కలిగి ఉన్నప్పుడు ఒకసారి మీరు ఒక సంస్థ నుండి పరికరాల యొక్క కొన్ని భాగాలను కొనుగోలు చేస్తే మీరు నిజంగా ఆ సంస్థతో ముడిపడి ఉంటారు ఎందుకంటే మీరు వేరే సంస్థ నుండి మరేదైనా కొనుగోలు చేస్తే అది మంచి కార్యాచరణను కలిగి ఉంటుంది ఇది చౌకగా ఉండవచ్చు కానీ మీరు ఇప్పటికీ ఎల్లప్పుడూ ప్రారంభిస్తారు ఎందుకంటే ఇది ఇప్పటికే ఉన్న మీ నియంత్రికతో మాట్లాడదు కాబట్టి ఈ పరికరాలు పరస్పరం పనిచేయలేవని దీని అర్థం అందువల్ల ఆ సమస్య తొలగించబడింది ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫీల్డ్ బస్సు లు అనుకూలంగా ఉండాలని డిమాండ్ చేయబడ్డాయి ఏదైనా కంపెనీ ఒక పరికరాన్ని తయారు చేసి అది ఫీల్డ్బస్ ప్రామాణిక అనుకూలమని ప్రకటించినట్లయితే అది ఏదైనా ఒక ఇతర ఫీల్డ్ బస్సు అనుకూల పరికరం తో పనిచేయగలదు ఇది ఏ సంస్థ నుండి అయినా తయారు చేయబడి ఉండవచ్చు కాబట్టి కస్టమర్ కొరకు ఎంపికలు చాలా రెట్లు పెరిగాయి ఇది పోటీని ప్రోత్సహిస్తుంది మరియు ఉత్పత్తులలో మెరుగైన నాణ్యత మరియు కార్యాచరణ లను తక్కువ ఖర్చుతో తీసుకువస్తుంది కాబట్టి ఇది భారీ పరిణామాలను కలిగి ఉంది అందుకే ఇది ప్రామాణికం చేయబడింది ఇది PC మార్కెట్ లాగా అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడైనా కంపెనీ B నుండి నెట్వర్క్ కార్డు ను మరియు కంపెనీ C నుండి హార్డ్ డిస్క్ కంట్రోలర్ ను మరియు A నుండి మదర్బోర్డు ను కొనుగోలు చేయగలిగితే మరియు మీరు వాటిని PC కేబినెట్ లో పెడితే అవి ఏ సమస్య లేకుండా పని చేస్తాయి కదా కాబట్టి పారిశ్రామిక ఆటోమేషన్ విషయంలో కూడా ఆ రకమైన ఇంటెరోపెరబిలిటీని మనం కోరుకుంటున్నాము కాబట్టి అది ఫీల్డ్బస్ చేత అందించబడుతుంది అప్పుడు భారీ వైరింగ్ ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే ఇది పరికరాలను కనెక్ట్ చేయబడిన నెట్వర్క్ ఎందుకంటే మీకు భారీ వైరింగ్ ప్రయోజనాలు ఉంటాయి మరియు వైరింగ్ అంటే కేబుల్స్ అని గుర్తుంచుకోండి కానీ ఈ వైర్లు డేటా కేబుల్స్ అవి ఖరీదైనవి మాత్రమే కాదు అవి కూడా వేయాలి వ్యవస్థాపించిన కమిషన్ ఏర్పాటు చేయాలి మరియు వాటిని సరిగ్గా నిర్వహించాలి కాబట్టి ఇది చాలా పెద్ద పని మరియు అందువల్ల వైరింగ్ పారిశ్రామిక ఆటోమేషన్ ప్రాజెక్ట్ విషయంలో వైరింగ్ యొక్క ప్రయోజనం కూడా అల్పమైనది కాదు వైరింగ్ ప్రయోజనం ఎలా వస్తుందో చూడండి మీకు 4 20 mA ఉంటే కొన్ని సంఖ్యల పరికరాలను అనుసంధానించవలసి ఉంటుంది మీరు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ను నేరుగా కనెక్ట్ చేస్తే ప్రతి పరికరాల జత కోసం మీరు డేటా ను స్వీకరించే మరొక బిందువుకు రెండు వైర్లను కనెక్ట్ చేయాలి మీకు 4 20 mA టెక్నాలజీ ఉంటే అదే జతపై అదే కరెంటు లూప్లో మీరు నిజంగా అనేక పరికరాలను కనెక్ట్ చేయవచ్చు కాని ఆ పరికరాల సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఏమి జరుగుతుందంటే ఉదాహరణకు ఈ రేఖాచిత్రాన్ని చూడండి ఇక్కడ మీకు అనేక పరికరాలు ఉన్నాయి ప్రతి పరికరం నుండి ఒక జత వైర్లు వెళ్తాయి మరియు ఇవి జంక్షన్ బాక్స్ కు అనుసంధానించబడతాయి మరియు అక్కడ నుండి అవి వైరింగ్ వాహిక గుండా వెళతాయి కాబట్టి ప్రతి పరికరం మీకు ఒక జత వైర్లు కలిగి ఉంటే అవి మార్షల్లింగ్ బాక్స్ లోకి ప్రవేశించి చివరకు కంట్రోలర్ Io కార్డుకు కనెక్ట్ అవుతాయి ఇప్పుడు వైరింగ్ మొత్తాన్ని చూడండి మూడిటి కోసం మీరు ఆరు అంటే మూడు జతల కండక్టర్లను అమలు చేయాలి దీనికి విరుద్ధంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి జరుగుతుందో చూడండి ఇక్కడ మీకు ఈ ఫీల్డ్బస్ పరికరాలు ఉన్నాయి కాబట్టి ఫీల్డ్బస్ పరికరాలను స్థానికంగా జంక్షన్ బాక్స్ కు అనుసంధానించవచ్చు లేదా రిమోట్ I o అని చెప్పనివ్వండి నా ఉద్దేశ్యం ఒక రకమైన డేటా కాన్సన్ట్రేటర్ ఇది ఉంటే అవి నెట్వర్క్ నుండి నేరుగా కనెక్ట్ చేయలేకపోతె మరింత సరళమైన నెట్వర్క్ ఉంటే దాని నుండి నేరుగా కనెక్ట్ చేయవచ్చు ఆపై ఈ జంక్షన్ బాక్స్ నుండి వాస్తవానికి నెట్వర్క్ ప్రారంభమవుతుంది ఈ భౌతిక ఆకృతీకరణ ను ఇప్పుడే చూద్దాం ఇక్కడ మీకు ఒకే జత వైర్లు ఉన్నాయి వీటిపై డిజిటల్ డేటా బేస్బ్యాండ్ లో లేదా మాడ్యులేషన్ ఉపయోగించి పంపబడుతుంది కాబట్టి ఈ అన్ని పరికరాల కోసం మీరు నియంత్రికకు కేవలం ఒక జత వైర్లను అమలు చేయాలి నియంత్రిక ఇది మీ వద్ద ఉన్న డేటా వాస్తవానికి టైం ముల్టీప్లెక్సీడ్ కాబట్టి టైం ముల్టీప్లెక్సీడ్ లేదా మీరు ఒక రకమైన క్యారియర్ ఉపయోగిస్తే అది ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్స్ అవుతుంది కాబట్టి మనం ఇలా చెప్పుకోవచ్చు టైం ముల్తిప్లేక్సింగ్ విషయంలో ఏమి జరగబోతోంది అంటే వేర్వేరు పరికరాలు వాస్తవానికి ఒకే జత వైర్లపై హై స్పీడ్ డిజిటల్ డేటా ను వాస్తవంగా వేర్వేరు సార్లు కమ్యూనికేట్ చేస్తున్నాయి మరియు ఇక్కడ ఉన్న కంట్రోలర్ వాస్తవానికి ఆ డేటా ప్రవాహాన్ని అందుకుంటుంది మరియు ఇక్కడ ఉన్న నియంత్రిక వాస్తవానికి ఆ డేటా ప్రవాహాన్ని అందుకుంటుంది మరియు తరువాత వాస్తవానికి అర్థం చేసుకోగలిగే డేటా నుండి ఇది సాధారణంగా ప్యాకెట్లుగా పిలువబడే డేటా గా నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్యాకెట్ను పరిశీలించడం ద్వారా వాస్తవానికి దానికి ఏ పరికరం నుండి ఈ డేటా ప్యాకెట్ వస్తోంది మరియు ఇది ఏ పరికరానికి సరిగ్గా వెళ్ళాలి అని అర్ధం చేసుకోగలుగు తుంది కాబట్టి ఇవన్నీ స్థానిక నియంత్రికలోని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉపయోగించి డిజిటల్ గా చేయబడతాయి వైరింగ్ విషయానికొస్తే మీరు నిజంగా ఒక జత వైర్లను మాత్రమే నడుపుతారు ఇది B ఇది అతిపెద్ద వైరింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది మీకు డిజిటల్ కమ్యూనికేషన్ ఉందని తెలుసు కానీ మీకు నెట్వర్క్ బస్సు ఉన్నందున మరింత ప్రయోజనం ఉంది కాబట్టి మనం దాని గురించి చూడబోతున్నాము మనం అలా చేయడానికి ముందు ఇక్కడ 4 20 mA మధ్య పోలిక ఉంది ఇది ఫీల్డ్ బస్సు తో చాలా పాత అనలాగ్ టెక్నాలజీ కాబట్టి ఇక్కడ మీరు అనేక పరికరాల కలిగి ఉండవచ్చు ఒక వైర్కు ఒక పరికరం ఉండవచ్చు కొన్నిసార్లు మీరు కొన్ని పరికరాలను సిరీస్లో కనెక్ట్ చేయవచ్చు ఫీల్డ్ బస్సులో మీరు పెద్ద సంఖ్యలో పరికరాలను కనెక్ట్ చేయవచ్చు మరియు రిపీటర్లు మరియు ఇతరాలను ఉపయోగించడం ద్వారా ఈ పరికరాలను మరింత పెంచవచ్చు ఒక సమయంలో ఒక పరికరంలో మీరు కరెంటు ను పంపుతున్నందున మీరు వాస్తవానికి ఒకే కరెంటు ను మాత్రమే పంపగలరు ఎందుకంటే డేటా నిరంతరం వస్తుంది మీరు ఫీల్డ్ బస్సు లో ఒకే జత వైర్లపై వేలాది వేరియబుల్స్ ను పంపవచ్చు సిగ్నల్ సమగ్రత ఎందుకంటే ఇది అనలాగ్ కమ్యూనికేషన్ కరెంటు కమ్యూనికేషన్ వోల్టేజ్ కమ్యూనికేషన్ కంటే ఎక్కువ నిరోధకత ను కలిగి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇది అధోకరణాని కి గురయ్యే అవకాశం ఉంది అయితే ఫీల్డ్బస్ పరికరాల నిరోధకత డిజిటల్ డేటా దృష్ట్యా చాలా అద్భుతమైనది ఫీల్డ్ బస్సు ఇంటెలిజెంట్ పరికరాల్లో మీకు విశ్లేషణ సమాచారం ఉన్నందున ఈ పరికరాలు తెలివైన పరికరాలు అంటే ఈ పరికరాలు వాస్తవానికి వాటి స్వంత సంకేతాలను పరిశీలించగలవు మరియు కంప్యూటింగ్ చేసి పరికరం చక్కగా పనిచేస్తుందో లేదో అర్థం చేసుకోగలవు లేదా కొన్ని ఫాల్టర్లు చోటుచేసుకుంటాయో లేదో అని తెలుసుకోగలవు కాబట్టి అటువంటి సమాచారాన్ని వాస్తవానికి విశ్లేషణ సమాచారం అంటారు కాబట్టి కంట్రోలర్ లకు వాస్తవానికి చాలా విశ్లేషణ సమాచారం అవసరమని మీకు తెలుసు లేకపోతే విషయాలు స్వయంచాలక పద్ధతి లో నడుస్తున్నప్పుడు అన్ని యాక్యుయేటర్లు సెన్సార్లు మీకు సరైన డేటా ను ఇస్తున్నాయా లేదా ఒకవేళ ఏదైనా సెన్సర్ విఫలమైతే మీరు పొందుతున్న డేటా వాస్తవానికి సరైనది కాదు అని తెలుసుకో గలగాలి ఫీల్డ్బస్ కోసం విస్తృతమైన విశ్లేషణ సదుపాయం అందించబడింది ఫీల్డ్ కంట్రోల్కు కూడా మద్దతు ఉంది PIDల వంటి కంట్రోలర్ల ను పరికరాల్లో అమర్చవచ్చు మరియు వాటిని మొత్తం స్టేషన్ నుండి ఆదేశించవచ్చు వాటిని కన్ఫిగర్ చేయవచ్చు కాబట్టి అలాంటి ఫీల్డ్ లెవల్ కంట్రోల్ సపోర్ట్ ఫీల్డ్బస్లో ఉంది అయితే 4 20 mA లూప్లో ఏదీ లేదు కాబట్టి ఈ ప్రయోజనాలు ఉన్నాయి భౌతిక కనెక్షన్ యొక్క ఈ సామర్థ్యానికి తిరిగి వస్తే మీకు ఇప్పటికే ఈ నోడ్లు ఉన్నాయని అనుకుందాం మరియు అవి ఒకదానితో ఒకటి సంభాషించుకోవాలి కాబట్టి మీకు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ఉంటే మీరు ఈ వైర్లన్నింటినీ కనెక్ట్ చేయాలి కాబట్టి మీరు ప్లాంట్ అంతటా చేయవలసిన భౌతిక కనెక్షన్ల సంఖ్యను చూస్తే వాస్తవానికి ఈ దూరాలు చాలా గణనీయమైనవి మరియు మీకు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటే మరోవైపు మీకు నెట్వర్క్ ఉంటే మీరు నిజంగా ప్లాంట్ యొక్క అంచున ఉన్న నెట్వర్క్ను నడుపుతున్నారు ఇప్పుడు ఉదాహరణకు మీరు మరొక పరికరాన్ని జోడించాలను కుంటున్నారని అనుకుందాం కాబట్టి మీరు మరొక పరికరాన్ని ఉంచుతారు అది వాస్తవానికి మరో నాలుగు పరికరాలతో మాట్లాడుతుందని అనుకుందాం కాబట్టి మీకు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ఉంటే ఇప్పుడు మీరు ఈ నాలుగు వైర్లను కనెక్ట్ చేయాలి మరోవైపు మీకు నెట్వర్క్ ఉంటే మీరు ఏమి చేస్తారు అంటే మీరు దీన్ని కనెక్ట్ చేస్తారు దీన్నినెట్వర్క్ లోని సమీప బిందువుకు కనెక్ట్ చేయండి కాబట్టి ఇది నెట్వర్క్ లో కనెక్ట్ చేయబడుతుంది ఆపై అది నెట్వర్క్ బస్సులో ఉంటుంది కాబట్టి ఇది నెట్వర్క్ బస్సులోని ఇతర పరికరాలతో కమ్యూనికేట్ చేయగలదు కాబట్టి ఈ రేఖాచిత్రంలో కూడా మీరు పసుపు గీతల పొడవును ఆకుపచ్చ గీతలతో పోల్చినట్లయితే మీకు బస్సు లేదా రింగ్ రకమైన నెట్వర్క్ ప్లాంట్ అంతటా ఉంటే మీరు పొందగలిగే కేబులింగ్ ప్రయోజనాలను మీరు అర్థం చేసుకుంటారు మరియు ఈ రేఖాచిత్రం చూపిస్తుంది కానీ ఆ సమయంలో మీకు అలాంటి వేలాది పరికరాలు ఉన్నప్పుడు ఈ ప్రతికూలత ప్రధానమైనది అవుతుందని నా ఉద్దేశ్యం ఇప్పుడు ఇక్కడ ఈ రేఖాచిత్రంలో ఫీల్డ్ బస్సు లో పరికరాలను ఎలా కనెక్ట్ చేయవచ్చో మీరు చూస్తారు కాబట్టి మీరు వాటిని ట్రీ లాగా కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు ట్రీ నుండి ప్రత్యేక బ్రాంచ్ ను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ చూడండి ఇది ప్రధాన నెట్వర్క్ బస్సు ఆ నెట్వర్క్ బస్సు నుండి మీరు ఒక లైన్ ను కనెక్ట్ చేయవచ్చు ఇది రిమోట్ Io రిమోట్ Io అంటే ఇది ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరం ఇది వాస్తవానికి పాయింట్ టు పాయింట్ పద్ధతిలో అనుసంధానించబడిన అనేక పరికరాల నుండి డేటాను అంగీకరిస్తుంది కాబట్టి ఇది ఒక నియంత్రణ పరికరం ఈ రిమోట్ I o కి ఒక జత వైర్లతో అనుసంధానించబడి ఉంది ఇది వాల్వ్ పొజిషనర్ అని అనుకుందాం ఇది కనెక్ట్ అయిన పొజిషనర్ అదేవిధంగా ఇప్పుడు ఈ పరికరం వాస్తవానికి నెట్వర్క్ పరికరం ఇవి నెట్వర్క్ పరికరాలు కాదు కాబట్టి ఈ పరికరం వాస్తవానికి డేటా ను అంగీకరిస్తుంది మరియు తరువాత ఈ పరికరం నెట్వర్క్ లో ప్రసారం అవుతుంది తరువాత దాని నుండి ప్యాకెట్లగా వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నేరుగా నెట్వర్క్ కి పాయింట్ టు పాయింట్ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ మీకు నెట్వర్క్ బస్సులో నేరుగా అనుసంధానించబడిన పరికరం ఉంది ఇది నడుస్తున్న ప్రధాన నెట్వర్క్ బస్సు మరియు మీరు దానిని కనెక్ట్ చేయవచ్చు లేదా రిమోట్ I o బ్లాక్ అని పిలవబడే దాని సహాయంతో నేరుగా నెట్వర్క్ చేయలేని పరికరాలను కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు ఫీల్డ్ బస్సు లో పరికరాలను కనెక్ట్ చేయగల రెండు మార్గాలు ఇవి ఉదాహరణకు ఇది మీకు చాలా విస్తృతమైన ప్లాంట్ ఏరియా నెట్వర్క్ కలిగి ఉంటే అది కిలోమీటర్లకు వెళ్ళగలదు మీరు పెద్ద కర్మాగారాలను చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఉదాహరణకు మీరు TELCOకు వెళితే లేదా మీరు వెళ్లాలనుకుంటే TISCO లేదా కొన్ని పెద్ద స్టీల్ ప్లాంట్ అప్పుడు మీరు ఈ కర్మాగారం వాస్తవానికి చాలా చదరపు కిలోమీటర్లు అని చూస్తారు కాబట్టి అవి చాలా పెద్ద కర్మాగారాలు అందువల్ల మీరు ప్లాంట్ వైడ్ నెట్వర్క్ కలిగి ఉండాలనుకుంటే మీరు నిజంగా చాలా పెద్ద దూరాలను కలిగి ఉండాలి కాబట్టి ఈ చిత్రం మీరు నిజంగా ఇంత దూరం వరకు నెట్వర్క్ ను కన్ఫిగర్ చేయవచ్చని చూపిస్తుంది కాబట్టి బస్సు విభాగాలను ఉపయోగించడం ద్వారా నేరుగా అనుసంధానించగల అనేక బస్ విభాగాలు ఉన్నాయి ఆపై అనేక బస్సు విభాగాలను వాస్తవానికి బ్రిడ్జెస్ లేదా రిపీటర్స్ అని పిలుస్తారు కాబట్టి ఇది రిపీటర్ కాబట్టి రిపీటర్ వాస్తవానికి బస్ విభాగాన్ని కలుపుతుంది మంచి రంగును ప్రయత్నిస్తాను కాబట్టి ఇది బస్ సెగ్మెంట్ మరియు ఈ రిపీటర్ వాస్తవానికి ఏ డేటా తో అయినా మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నంబర్ ఫోర్ పరికరం నంబర్ టూతో మాట్లాడాలని అనుకుందాం కనుక ఇది బస్సు లో ఈ డేటా ను ప్రవహింప చేస్తుంది ఇది రిపీటర్ కి వెళుతుంది ఆపై రిపీటర్ కు ఇది వాస్తవానికి దాని కోసం ఉద్దేశించినదా అని తెలుసు ఇది ఈ రిపీటర్ కు వెళ్తుంది అది ఈ రిపీటర్ కు కూడా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రిపీటర్ దాని స్వంత విభాగంలో ఉన్న పరికరం కోసం ఉద్దేశించినదని తెలుస్తుంది కనుక ఇది బస్సులో తిరిగి ప్రవహింప చేస్తుంది అయితే ఈ రిపీటర్ అది పరికరం కోసం కాదు అని తెలుసుకుంటుంది పరికర సంఖ్య రెండు దాని సెగ్మెంట్ లో లేదు కాబట్టి అది ప్రసారం చేయదు కాబట్టి వాస్తవానికి మీరు అటువంటి రిపీటర్లను ఉపయోగించి ఒక సెగ్మెంట్ నుండి మరొక సెగ్మెంట్కు డేటా ను ప్రవహింప చేయవచ్చు మరియు అందువల్ల మీరు చాలా విస్తృతమైన నెట్వర్క్ లేదా నెట్వర్క్ ను కన్ఫిగర్ చేయవచ్చు అవి విస్తరించి ఉన్నాయి వాస్తవానికి ఇది విస్తరించి ఉంది లోకల్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించి కిలోమీటర్లు లలో విస్తరించబడింది కాబట్టి ఇది ఒక పారిశ్రామిక నెట్వర్క్ భౌతికంగా ఎలా అనుసంధానించబడిందనే దాని గురించి మాకు ఒక ఆలోచన ఇస్తుంది కాబట్టి ఫ్యాక్టరీ అంతా వెళ్ళే బస్ ఉంది ఈ బస్ రిపీటర్లను ఉపయోగించి విభజించబడవచ్చు ఆపై మీరు నిజంగా ఈ విభాగాలలో పరికరాలను కనెక్ట్ చేయాలి ఆపై వారు ఇతర పరికరాలతో ఆ విభాగంలో లేదా ఇతర విభాగాలలో మాట్లాడుతారు మరియు వీటిని ఉపయోగించి ఫీల్డ్ బస్ అన్ని రకాల పరికరాలకు అనగా నెట్వర్క్ లో నేరుగా కనెక్ట్ అయ్యే వాటికి లేదా నెట్వర్క్ లో కనెక్ట్ చేయలేని పరికరాలకు మద్దతు ఇస్తుందని మీరు చూడవచ్చు